ఇప్పుడు ఈ ఈక్వివలెన్స్ సిద్ధాంతాలు సాధారణంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో చూడలేదు కానీ అది కంప్యూటేషనల్ సమస్యలలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి ఈక్వివలెన్స్ సిద్ధాంతం ఏమి చెబుతుందో చూద్దాం కాబట్టి దానికి చాలా సెట్లు ఉన్నాయి మనము స్టెప్ బై స్టెప్ గా వెళ్దాం కాబట్టి ముందుగా మనం వాల్యూమ్ ఈక్వివలెన్స్ సిద్ధాంతం అని పిలవబడే దానిని చూద్దాం కాబట్టి ఈ స్లయిడ్ యొక్క ఎడమ భాగంలో ప్రారంభిద్దాం కాబట్టి మనకు కొన్ని మూలాలు ఉంటే ఈ సోర్స్ M మరియు J చాలా సరళంగా ఇవ్వబడ్డాయి కాబట్టి మీకు ఇక్కడ కొంత కరెంట్ సోర్స్ ఉంది మరియు ఇక్కడ కొన్ని కరెంట్ సోర్స్ ఉంది అవి చక్కగా రేడియేట్ అవుతున్నాయి మరియు ఈ నీలి ఈక్వేషన్ ని ఇక్కడ చూస్తున్నారు మీరు ఏ వస్తువు లేదని చెప్పగలరు ఎందుకంటే ఈక్వేషన్ ఏ భాగంలో వస్తువు ఉందని చెబుతుంది లేదా మీడియం లక్షణాలు ఎక్కడికి వెళ్తాయి ε మరియు మరియు వాటి విలువ ఏమిటి మరియు ఇక్కడ O O అంటే నిజానికి వస్తువు లేదు కాబట్టి ఇది వాక్యూమ్ అవుతుంది కాబట్టి ఈ సెట్టింగ్ ఈ కరెంట్ ఫ్రీ ప్రదేశంలో రేడియేట్ అవుతున్నాయి కాబట్టి ఫ్రీ స్పేస్ లేదా వాక్యూమ్లోని ఫీల్డ్ స్క్రిప్ట్ 0 ద్వారా సూచించబడతాయి కాబట్టి EoHo ద్వారా సూచించబడింది కాబట్టి సబ్స్క్రిప్ట్లో ఏమీ లేదని చెబుతుంది ఇది కేవలం కరెంట్ సోర్స్ ఈ ఈక్వేషన్స్ వాటిని ఎలా పరిష్కరించాలో క్లుప్త సంగ్రహావలోకనం ఇప్పటికే ఉంది మీరు మొదటి ఈక్వేషన్ యొక్క కర్ల్ తీసుకుని రెండవ ఈక్వేషన్ ని ప్రతిక్షేపిస్తే మీరు ఒక రకమైన వేవ్ ఈక్వేషన్ ని పొందుతారు ఇక్కడ ఉన్న ఒక తేడా వేవ్ ఈక్వేషన్ కరెంట్ సోర్స్ లను కలిగి ఉండటం ఇప్పుడు మనం జీవితాన్ని కొంచెం ఆసక్తికరంగా మార్చుకుందాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం అడ్డంకిని చూస్తున్నాము మనం అడ్డంకి లేదా ఏదైనా వస్తువును ఎలా వర్ణించాలి మీడియం లక్షణాల ద్వారా విద్యార్థి 1 మరియు ఇది స్పేస్ యొక్క ఫంక్షన్ అవుతుంది ఉదాహరణకు ఇక్కడ ఏమీ లేదు మరియు ఇక్కడ వస్తువు ఉంది కాబట్టి ఆ సమాచారం అంతా r మరియు r ద్వారా క్యాప్చర్ చేయబడింది కాబట్టి అందుకే స్పేస్ యొక్క ఫంక్షన్గా సూచించబడింది కాబట్టి ఇప్పుడు రాసిన ఈ ఈక్వేషన్స్ ఒక మాధ్యమం సమక్షంలో ఉన్నాయి కాబట్టి ε మరియు కాకుండా జరిగిన ఇతర మార్పులు ఏమిటి ఈ రెండు సెట్ల ఈక్వేషన్ విద్యార్థి E మార్చబడింది E మార్చబడింది స్పష్టంగా మనం ఆ వస్తువును పరిచయం చేసిన తర్వాత ఆ వస్తువు ఫీల్డ్లను మార్చుతుంది కాబట్టి ఫీల్డ్ ఇకపై EoHo ఉండవు మరియు ఇప్పుడు ఫీల్డ్ E మరియు H కరెంట్లు మారతాయా కరెంట్ సోర్స్ అలాగే ఉంటాయి మనం ట్రాన్స్మిటర్ను ఇప్పటికీ అక్కడే పెట్టవచ్చు కాబట్టి M మరియు J మునుపటిలాగే ఉంటాయి కాబట్టి ఇది మనకు ఉన్న కండిషన్ ఇప్పుడు దీనిని ఈక్వివలెన్స్ సిద్ధాంతం అని గుర్తుంచుకోండి కాబట్టి ఈక్వివలెన్స్ అంటే మనం ఒక సమస్యను మరొక రకమైన సమస్యగా మార్చబోతున్నాము అది పరిష్కరించడానికి సులువుగా ఉండవచ్చు కాబట్టి ఇక్కడ ఆ లక్ష్యం ఎలా వచ్చిందో చూద్దాం కాబట్టి మనం వాక్యూమ్తో ప్రారంభించామని చాలా స్పష్టంగా ఉంది తర్వాత మనం అడ్డంకి కి వెళ్ళాము ఇప్పుడు మనం బాహ్య కరెంట్ సోర్స్ M మరియు J లతో వ్యవహరించాలనుకోవడం లేదు ఎందుకంటే అది పేర్కొనడం చాలా క్లిష్టంగా ఉండవచ్చు కాబట్టి మనం చేయగలిగే సహజమైన విషయం ఏమిటంటే మనం ఈ రెండు సెట్ల ఈక్వేషన్స్ తీసుకొని వాటిని తీసివేస్తాము కాబట్టి మనం వాటిని తీసేస్తే మన ప్రయోజనాలు అదృశ్యమవుతాయి విద్యార్థి M మరియు J M మరియు J వెంటనే పోతాయి కాబట్టి మనం ఈ రెండు ఈక్వేషన్స్ తీసివేస్తే ఏం జరుగుతుంది అంటే మనం j ను పొందుతాము కాబట్టి OHo మొదటి పదంఈ OHo మనం 2 నుంచి 1 తీసివేయటం మరియు OHo ఉంటుందిM పదం అదృశ్యమయింది మనం అది చేయగలం H యొక్క కర్ల్తో కూడిన రెండవ సెట్ ఈక్వేషన్ల కోసం మనం అదే పని చేయగలము కాబట్టి మనం jE joEo ని సరి చేయబోతున్నాము ఇప్పటివరకు సాధారణంగా తారుమారు చేశారు ఈ రెండు ఈక్వేషన్ ఏమిటంటే మీకు కరెంట్ సోర్స్ లేవు మీ వద్ద తెలిసిన ఫీల్డ్ మరియు భౌతిక లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు చెల్లాచెదురైన ఫీల్డ్ అని పిలువబడే ఒక భావనను పరిచయం చేయడానికి ఇది మంచి సమయం ఈ పదం స్కాటర్డ్ ఫీల్డ్ అని మీరందరూ విన్నారు కాబట్టి స్కాటర్డ్ ఫీల్డ్గా దానిని నిర్వచించింది కాబట్టి ఆబ్జెక్ట్ సమక్షంలో ఎలక్ట్రికల్ ఫీల్డ్ మరియు ఆబ్జెక్ట్ లేకపోవడం మధ్య వ్యత్యాసం కాబట్టి ఇక్కడ ఉన్న ఈ పదాన్ని స్కాటర్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గా నిర్వచించాము కాబట్టి స్కాటర్డ్ ఉన్న ఫీల్డ్ అంటే వస్తువు ద్వారా స్కాటర్డ్ ఉన్న ఫీల్డ్ అప్పటికే అక్కడ ఉన్న ఇన్షిడెంట్ ఫీల్డ్ని చేర్చడం ఇష్టం లేదు కాబట్టి మనం Eo తీసివేస్తాము కాబట్టి స్కాటర్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఈ విధంగా మాగ్నెటిక్ ఫీల్డ్ లో వ్యత్యాసాన్ని వస్తువు మరియు వ్యత్యాసం లేకుండా మరియు వ్యత్యాసంతో తీసుకోగలము మనం Hs అని s ను స్కాటర్డ్ పిలుస్తాము విద్యార్థి సర్ మనకు రెండు వస్తువులు ఉన్నాయనుకోండి ఈ సమస్యలో చాలా వస్తువులు ఉండవచ్చు దానికి పట్టింపు లేదు దానిని εr లో చేర్చడం వల్ల స్పేస్ εr ఏ సంక్లిష్ట ఫంక్షన్ అయినా ఫరవాలేదు కాబట్టి మనం ఇక్కడ మరొక వస్తువును కలిగి ఉన్నాము మనం దానిని ε నిర్వచనంలో చేర్చాలి ఇది చాలా సాధారణమైనది సోర్స్ సంఖ్య కూడా ఉండవచ్చు ఇవన్నీ రద్దు చేసినా పర్వాలేదు అది బాగానే ఉందా కాబట్టి ఇప్పటివరకు మనం సోర్స్ తొలగించిన దానినీ పరిష్కరించలేదు కాబట్టి మనం ఇంకా ఏమి చేయవచ్చు కాబట్టి దాన్ని మనం చూద్దాం కాబట్టి మునుపటి స్లైడ్ నుండి ఈక్వేషన్ ని మనం ఇక్కడ తిరిగి వ్రాశాము కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్షిడెంట్ మరియు మొత్తం వ్యత్యాసం ఇప్పటికే చెప్పినట్టు స్కాటర్డ్ ఉన్న ఫీల్డ్ మరియు ఇది మనం ఇప్పటికే చేసింది కాబట్టి దీన్ని అనుకూలమైన రూపంలోకి తీసుకు రావడానికి దాని గురించి కొంచెం ఎక్కువ బీజగణితం చేయడానికి ప్రయత్నిద్దాం కాబట్టి మనం Es వ్రాసాము E E o కాబట్టి మనం చేయగలిగింది ఈ పదం ఇక్కడ మనం Ho ఎలా రాయగలము మనం Ho ఈ రూపంలో రాయగలమా స్పష్టంగా లేని మొత్తం ఫీల్డ్ H అని మనం చెప్పగలం Ho Hs కాబట్టి అది Ho అని చెప్పి H Hs ఖచ్చితంగా వ్రాయవచ్చు కాబట్టి ఇక్కడ ఉన్న ఈ పదాన్ని సరళీకృతంగా j H o చేయవచ్చు విద్యార్థి మరియు ε r యొక్క ఫంక్షన్ కాదా అవి నా దగ్గర మాత్రమే ఉన్నాయి కాబట్టి మరియు కాబట్టి ఇక్కడ మనం సోమరిగా ఉన్నా ఇప్పటికీ r యొక్క ఫంక్షన్ o స్థిరంగా ఉంటుంది కాబట్టి సంక్షిప్త లిపిలో మనం దానిని కొత్తగా వ్రాస్తున్నాము కానీ ఇవన్నీ లేదా ε కు ప్రత్యేక ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మనం ఇప్పుడు ఏమి చేయగలము అంటే H నిబంధనలను కలపాలి కాబట్టి మనం HoHs పొందుతాము మనం రెండవ ఈక్వేషన్ కోసం కూడా అదే బీజగణితాన్ని పునరావృతం చేయవచ్చు కాబట్టి మనం దీనిని ఈ సందర్భంలో jE o అలాగే వ్రాస్తాము మళ్లీ మనం jEEso మిళితం చేస్తే ఒకదాన్ని పొందుతాము ఇప్పుడు మన జీవితాన్ని మరింత సరళంగా చేయడానికి గణితాన్ని సరళీకృతం చేయడానికి ఇక్కడ మరొక పదాన్ని నిర్వచించుకుందాం కాబట్టి ఈ పదం మీరు చూసే సుదీర్ఘమైన పదం కాబట్టి మనం ఏమి చేయవచ్చు మనం ఈక్వివలెన్స్ కరెంట్ అని పిలవబడే దాన్ని నిర్వచించి మరియు దానికి ఈక్వివలెన్స్ కరెంట్ అంటే ఏమిటి కేవలం j H ఇక్కడ ఈ పదం M ఈక్వివలెన్స్ గా ఉంచాము మనం ఏ సమస్యను పరిష్కరించలేదు మనం ఈ నిబంధనలను తిరిగి వ్రాస్తున్నాము ఈ విధంగా ఇక్కడ j ఈక్వివలెన్స్ పదం ఇలా వ్రాయబడింది కాబట్టి ఇక్కడ ఈ పదం మనం బాగా చూస్తాము కాబట్టి ఇప్పుడు మనం ఈక్వేషన్ ని కలిపినప్పుడు మొదటి ఈక్వేషన్ ఏమిటి కాబట్టి ఈక్వేషన్ ని ఇక్కడ 1 అని పిలుద్దాం కాబట్టి ఈక్వేషన్ ఒకటి అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న మొదటి పదం మైనస్ M joHs అవుతుంది రెండవ పదం మనకు ఇక్కడ j అవుతుంది మరియు మీకు j లేదు కాబట్టి మనం ఈ ఈక్వేషన్ చూస్తుంటే ఇక్కడ అదనపు మైనస్ గుర్తు ఉందని మనం భావించాలి కాబట్టి ఇక్కడ ప్లస్ సైన్ ఉంది కాబట్టి ఏ మైనస్ సంకేతం ఉండకూడదు కాబట్టి మనం ఈ ప్లస్ని ఇక్కడ ఉంచుతాము అవును ఇది మైనస్ సంకేతం యొక్క తప్పు సమస్య లేదు ఇప్పుడు మీరు ఈ ఈక్వేషన్ చూసినప్పుడు అవి ఎలా కనిపిస్తాయి అవి అసలు మ్యాక్స్వెల్ ఈక్వేషన్ల వలె కనిపిస్తాయి వస్తువు ఉన్నప్పుడు లేదా వస్తువు లేనప్పుడు విద్యార్థి వస్తువు లేదు వస్తువు కాదు కాబట్టి మనం ఏమి చేయాలి మనం ఇప్పుడు కొన్ని కొత్త ఈక్వివలెన్స్ కరెంట్లను పరిచయం చేయాలి కాబట్టి ఈ వాల్యూమ్ ఈక్వివలెన్స్ సూత్రం ఇప్పుడు మనం వాస్తవానికి ఒక స్టేట్మెంట్ కలిగి ఉండవచ్చు మనం ఏమి చేసాం ఇక్కడ ఒక వస్తువుతో ప్రారంభించాము మరియు మనం ఈ ఈక్వేషన్ల సెట్తో ప్రారంభించాము కొన్ని బీజగణితాల ఫలితంగా ఈ ఈక్వేషన్ల సెట్లకు తగ్గించాము అవి ఫ్రీ స్పేస్ లో ఉండే సోర్స్ గురించి ఫ్రీ స్పేస్ OO ఉంది కాబట్టి మనం చేసేది ఏమిటంటే ఈ మొత్తం అడ్డంకిని ఈక్వివలెన్స్ వాల్యూమ్ సోర్స్ సమితి ద్వారా భర్తీ చేస్తాము కాబట్టి ఈ M మరియు J ఇవి సోర్స్ అవుతాయి కాబట్టి కోర్సులో మనం తర్వాత చూసే విధంగా ఈ రకమైన ఈక్వేషన్స్ ఒకసారి వాక్యూమ్లో పరిష్కరించడానికి సరళమైనవి ఈ రకమైన ఈక్వేషన్స్ ε స్ఫేస్ యొక్క పని అవుతుంది కాబట్టి మనం నిజానికి సమస్యను పరిష్కరించలేదు మనం దానిని చూడడానికి సులభమైన రూపంలోకి మార్చాము కాబట్టి మరోసారి మన వద్ద ఉన్న ఈక్వివలెన్స్ కరెంట్ నిర్వచనాన్ని చెప్పాలనుకుంటున్నాము ఈక్వివలెన్స్ కరెంట్ యొక్క నిర్వచనంలో మనకు తెలియని విషయం ఉంది మనకు jωO O ఉంది కానీ మనకు H తెలియదు మనకు మొత్తం ఫీల్డ్ తెలియదు అదేవిధంగా j ఈక్వివలెన్స్ వాటి కోసం మనకు ωε తెలుసు కానీ అది మనకు తెలియని ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాబట్టి మనం సమస్యను పరిష్కరించలేదు మనం సమస్యను M ఈక్వివలెన్స్ మరియు J ఈక్వివలెన్స్ కి బదిలీ చేశాము కాబట్టి ఈ కోర్సులో మనం ముందుకు వెళ్ళేటప్పుడు దానికి కారణం స్పష్టమవుతుంది కానీ కరెంట్ సోర్స్ ద్వారా మాగ్నెటిక్ మరియు ఎలక్ట్రిక్ ద్వారా ఒక వస్తువును భర్తీ చేయడానికి ఇది ఒక ప్రముఖ మార్గం ఇది భౌతికంగా ఉనికిలో లేని ఈక్వివలెన్స్ సమస్య అని గుర్తుంచుకోండి స్పేస్ లో భౌతికంగా కరెంట్ సోర్స్ లేవు మనం గణిత శాస్త్ర పరంగా వాటి గురించి ఆలోచిస్తున్నాము ఇదే పరిష్కారం అది మనం ఈ ఈక్వేషన్ ని ఉపయోగించే చోట మనం చేసిన వ్యవకలనం మరియు అలాంటి వాటిని జోడించడం కాబట్టి ఇది వాల్యూమ్ ఈక్వివలెన్స్ సిద్ధాంతం కాబట్టి ఇది వాల్యూమ్ ఈక్వివలెన్స్ సిద్ధాంతం రెండవ ఈక్వివలెన్స్ సిద్ధాంతాన్ని సర్ఫేస్ ఈక్వివలెన్స్ సూత్రం అంటారు కాబట్టి పదం సూచించినట్లుగా సర్ఫేస్ ఈక్వివలెన్స్ సూత్రాలు మనం ఇప్పుడు రెండు వస్తువుల మధ్య ఇంటర్ఫేస్ గురించి ఆలోచించాల్సి ఉంది కాబట్టి ఇక్కడ సాధారణంగా మొత్తం E1H1 మరియు E2H2 ఉంది అని చెప్పండి విద్యార్థి H2 H1 పాజిటివ్ గా ఉంది మరలా ఇక్కడ మైనస్ గుర్తులు తప్పు ఇది ప్లస్ Js అయి ఉండాలి కాబట్టి భౌతిక సమస్యతో ప్రారంభమైనట్లు భౌతిక సమస్య నిజమైన సమస్యతో ప్రారంభిద్దాం ఆపై ఈక్వివలెన్స్ సమస్యగా మార్చుకొని కాబట్టి ఇక్కడ భౌతిక సమస్య ఏమిటి మనకు ఇక్కడ కొన్ని కరెంట్ సోర్స్ J మరియు M ఉన్నాయి మరియు అక్కడ కొంత వాల్యూమ్లో రేడియేట్ చేయడం కాబట్టి మనం ఒక ఊహాత్మక సర్ఫేస్ తీసుకుందాం సర్ఫేస్ నిజానికి ఉనికిలో లేదు మనం గణిత శాస్త్ర పరంగా ఒక పెట్టెను గీశాము మరియు ఇది మొత్తంగా చెప్పండి ఈ డొమైన్లో మనకు ఆసక్తి ఉంది కాబట్టి మనం ఈ ఏరియా 1 అని పిలుస్తాము కాబట్టి మనం దానిని V1 పిలుద్దాం దీనిని V2 అని పిలుద్దాం కాబట్టి మనం ఒక చిన్న ఆట ఆడుదాం ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉంచుదాం మరియు ఇక్కడ మరొక అబ్జర్వర్ ఇప్పుడు ఈ అబ్జర్వర్ లక్షణాలు ఏమిటి ఇది ఒక వింత గేమ్ ఈ అబ్జర్వర్ 2 వాల్యూమ్ 2 లో ఎక్కడైనా నడవగలడు కానీ వాల్యూమ్ 1 లోకి నడవలేడు మరియు అబ్జర్వర్ 1 ఇక్కడ రెస్పాన్స్ వాల్యూమ్ 1 లో నడవవచ్చు కానీ వాల్యూమ్ 2 లోకి క్రాస్ఓవర్ చేయలేదు కాబట్టి దీనిని మనం నిజమైన సమస్యగా పిలుస్తాము ఇప్పుడు ఇక్కడ మీరు చూపించిన ఈ చుక్కల సర్ఫేస్ ఇది ఒక ఊహాజనిత సర్ఫేస్ వాస్తవానికి ఇది లేదు మనం దానిని సరిగ్గా గీశాము కాబట్టి బౌండరీలో ఉన్న ఫీల్డ్ల నుండి మీరు ఏమి ఆశిస్తున్నారు మనం ఇప్పుడు గాలిలో ఒక లైన్ ను గీశాము ఎందుకంటే ఈ ఊహాజనిత సర్ఫేస్ అంతా ఫీల్డ్ నిరంతరంగా ఉంది కాబట్టి మనం అబ్జర్వర్ 2 ని అడిగితే అబ్జర్వర్ 2 ఈ పరిమాణాలలో దేనికి ప్రాప్యత ఉంది విద్యార్థి E2 E2 E1 అబ్జర్వర్ దాటలేదు కాబట్టి మిమ్మల్ని nxE2 ఏమి ఉందో గమనించండి అతను మనకు nxE2 చెబుతాడు అబ్జర్వర్ 1 విలువ ఏమిటో చెప్పండి E1 వైపు ఇక్కడ వ్రాస్తాము కాబట్టి దానినిnxE1 గా వ్రాస్తాము ఇతర పరిశీలకుడి నుండి వచ్చినట్లు మరియు కొంతమంది తటస్థ రిఫరీ అక్కడ ఏ మ్యాగ్నెటిక్ కరెంట్ ఉందో వారికి చెప్పాల్సిన అవసరం ఉందా ఎందుకంటే మాగ్నెటిక్ కరెంట్ ఉంది ఇది స్వచ్ఛమైన సర్ఫేస్ కరెంట్ అది ఇక్కడ కాదు లేదా బౌండరీ లేదు కాబట్టి ఊహాజనిత కండిషన్లో మాగ్నెటిక్ కరెంట్ ఉందని చెప్పబడుతుందా లేదు ఎందుకంటే అది గాలిలో ఉంది మనం గాలిలో లైన్ చేశాము మరియు ఇక్కడ కరెంట్ ఏమిటి అని చెప్పాము ఇక్కడ కరెంటు లేదు ఫ్రీ స్పేస్ లేదు కరెంటు లేదు అక్కడ ఎలా కరెక్ట్ అవుతుంది అవి ఎలా ఉంటాయి మనం గాలిలో ఒక లైన్ ను గీశాము కాబట్టి ఇది ప్లస్ 0 అని వ్రాయబడింది కాబట్టి అబ్జర్వర్ 2 కి nxE2 ప్రాప్యత ఉంది మరియు అబ్జర్వర్ 1 కి దీనికి ప్రాప్యత ఉంది మరియు వారు చెప్పేదేమిటంటే nxE2 nxE1 ను సరిపోల్చాము అవి బౌండరీ కండీషన్ అంగీకరిస్తూ ఆశించిన దానితో ఊహాత్మక సర్ఫేస్ బౌండరీ కండీషన్స్ ఇప్పటికీ చెల్లుబాటులో ఉంది కాబట్టి అవి ఎటువంటి సమస్యలు లేకుండా అంగీకరిస్తాయి కాబట్టి అబ్జర్వర్ 2 కి తెలియని విధంగా అబ్జర్వర్ 2 ని ఫూల్ చేయడం ఈ గేమ్ కాబట్టి మనం చేసేది ఏమిటంటే ఇక్కడ అదే కండీషన్ తీసుకుందాం అబ్జర్వర్ 2 అవశేషాలు ఇక్కడ వాల్యూమ్ 1 లోకి నడవలేవు ఇది V2 మరియు ఇది V1 అవుతుంది మనం చేసేది ఏమిటంటే కాబట్టి ఇక్కడ ఫీల్డ్లు EH మరియు EH 22 11 ఇక్కడ మనం 0 కి ఈక్వివలెన్స్ ఫీల్డ్లను సెట్ చేసాము ఇది ఎంత సమమైన సమస్య అయినా అది భౌతిక సమస్య కాదు భౌతిక సమస్య ఇక్కడ ఉంది ఇది గణిత సమస్య కాబట్టి ఈ గేమ్తో పాటు మనక కరెంట్ సోర్స్ ఇక్కడ ఉన్నాయి వాస్తవానికి ఇక్కడ ఉన్న కరెంట్ వనరుల గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనం ఇక్కడ ఫీల్డ్లను సెట్ చేస్తున్నాను E0 H 0 చేసి అదే అబ్జర్వర్ 1 రిపోర్ట్ చేయబోతున్నాము అబ్జర్వర్ 1 కొంచెం అల్లరి చేయబోతున్నాడు అబ్జర్వర్ 1 ఫీల్డ్ 0 లోపల ఉన్నాయని చెప్పబోతున్నాడు కాబట్టి అబ్జర్వర్ 2 అదే ప్రశ్నలు అడుగుతాడు ఇది ఇక్కడ ఫీల్డ్ విలువను n x E2 ఇస్తుంది E2 దానికి ప్రాప్యత ఉంది ఇప్పుడు అతను పరిశీలకుడిని 1 లోపల ఫీల్డ్ ఏమిటి అని అడుగుతున్నాము అబ్జర్వర్ 1 ఫీల్డ్ 0 లోపల అని చెబుతుంది కాబట్టి 0 లోపల ఫీల్డ్ వద్ద 0 అవుతుంది పరిస్థితి కాపాడటానికి మరియు భౌతిక శాస్త్రానికి నిజాయితీగా ఉండడానికి ఎక్కడ ఉందా అబ్జర్వర్ 1 దానిని ఫిక్స్ అయ్యాడు మనం సున్నా ఫీల్డ్ని రిపోర్ట్ చేయబోతున్నాము ఈ పరిస్థితులను పరిష్కరించడానికి ఏదైనా మార్గం ఉందా ఇలాంటి అబ్జర్వర్ 2 కి ఏమైనా జరిగిందా విద్యార్థి ఉపరితలం విద్యార్థి సర్ఫేస్ సరిగ్గా మనం ఇక్కడ ఉన్న బౌండరీ కండిషన్ను పరిశీలిస్తే ఈ రెండు ఏమిటో అబ్జర్వర్ 1 మరియు అబ్జర్వర్ 2 ద్వారా పరిష్కరించబడ్డాయి కాబట్టి మిగిలిన ఖాళీ ఎక్కడ ఉంది ఇక్కడ ఈ పదం ఉంది కాబట్టి మనం ఈక్వివలెన్స్ గణిత కరెంట్ని పరిచయం చేస్తే ఇది ఉంటుంది కాబట్టి Ms ఈ సందర్భంలో 0 గా వ్రాయండి మనం Ms కొత్తగా పరిచయం చేశాము మరియు దీని Ms విలువగా మనం ఏమి సెట్ చేయాలి విద్యార్థి H సరిగ్గా సమితికి మద్దతు ఇస్తే దాని విలువ nxE1 సమానంగా ఉంటుంది కాబట్టి అబ్జర్వర్ 1 ఫీల్డ్లో 0 కి సమానంగా సెట్ చేశాము మనం గణితాన్ని పరిచయం చేయడం ద్వారా కండీషన్ కాపాడతాము ఇది ఇక్కడ ఉన్న గణిత కరెంట్ దీనికి సమానం కాబట్టి ఇప్పుడు ఈ ఊహాజనిత సర్ఫేస్ కరెంట్ M లను కలిగి ఉంది అదేవిధంగా మనం కరెంట్ J లను పరిచయం చేయాల్సిన ఇతర బౌండరీ కండిషన్ ని కాపాడటానికి కాబట్టి మనం ఈ ట్రిక్ చేస్తే ఏమైనా తేడా తెలుసుకోవడానికి అబ్జర్వర్ ఉంటాడు అబ్జర్వర్ 2 కి ఏ తేడా తెలియదు అబ్జర్వర్ 2 ఈ వాల్యూమ్ 2 లోపల ప్రతిచోటా తిరుగుతాయి మరియు బౌండరీ వద్ద nxE2 అది ఇంతకు ముందు ఉన్న దానితో సమానమని ధృవీకరిస్తోంది సమాధానం అవును అవుతోంది ఎందుకంటే మనం ఈ ఊహాత్మక కరెంట్ను MsJs ఇక్కడ ఉంచాము కాబట్టి బౌండరీ కండీషన్స్ సంతృప్తి చెందాయి వాటి మునుపటిది ఇప్పుడు ఉన్నది కాబట్టి ఈ వాల్యూమ్లోని ఫీల్డ్లు మరియు ఈ వాల్యూమ్ యూనిక్నెస్ సిద్ధాంతం ద్వారా ఒకే విధంగా ఉంటాయి ఎందుకంటే Etan పేర్కొనబడింది మరియు రెండు సందర్భాల్లో ఫీల్డ్ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి అబ్జర్వర్ 2 కి ఏమి జరిగిందో తెలియదు కానీ మనం ఏమి చేశామో మీరు మొత్తం చిత్రాన్ని పొంది ఏమిటో చూడండి మనం ఒక వాల్యూమ్ను పంచ్ చేసి దాన్ని 0 ఫీల్డ్లు మరియు ఈక్వివలెన్స్ సర్ఫేస్ కరెంట్లతో భర్తీ చేశాము కాబట్టి వస్తువు భర్తీ చేయబడింది కాబట్టి మళ్లీ ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఉదాహరణకు మనం కంప్యూటేషనల్ ఏరియాని తగ్గించాలనుకుంటే మనం అన్ని చోట్లా ఫీల్డ్లను V1 V2 లెక్కించడానికి ఇష్టపడము మనం V1 తీసి వేయగలిగితే దీని మీద సర్ఫేస్ ఫీల్డ్లు ఉంటాయి కాబట్టి అవి కొంత తెలియనివిగా మారతాయి కానీ ఇక్కడ కొంత వాల్యూమ్ని తగ్గించాయి కాబట్టి ఇది ఈక్వివలెన్స్ సూత్రం వెనుక ఉన్న తార్కికం వాల్యూమ్ ఈక్వివలెన్స్ మనం చూసిన వస్తువు వాల్యూమ్ కరెంట్ J మరియు Ms ద్వారా భర్తీ చేయబడింది J ఈక్వివలెన్స్ M ఈక్వివలెన్స్ మరియు సర్ఫేస్ ఈక్వివాలెన్స్ సూత్రంలో మనం వస్తువును టాంజెన్షియల్ సర్ఫేస్ కరెంట్ల ద్వారా భర్తీ చేశాము కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఎందుకు చేస్తున్నామో అది కొంచెం వియుక్తం గా అనిపిస్తుంది కానీ మనం ఇంటిగ్రల్ ఈక్వేషన్ పద్ధతి అయిన కంప్యూటేషనల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మొదటి పద్ధతి తీసుకోవడం మొదలు పెట్టినప్పుడు ఇది చేసిన తర్వాత ఇది చాలా ఉపయోగకరంగా మారుతుంది కాబట్టి ఒక ఉదాహరణ వస్తువు ఇక్కడ ఉంది అది చాలా క్లిష్టమైన r కలిగి ఉండవచ్చు మరియు ఈ వాల్యూమ్ను తీసివేయడం ద్వారా మనం ఇలాంటి దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు కానీ విద్యార్థి మీరు j మరియు h ని కూడా తీసివేశారు మనం ఈ ఫీల్డ్లోని E మరియు H ని తీసివేసాము ఎందుకంటే ఈ కరెంట్ల గురించి చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ కరెంట్ల పాత్ర చివరకు E మరియు H ఫీల్డ్లను ఉత్పత్తి చేయడం విద్యార్థి అవును చూడండి సమయం 24 27 అవును నిజం కాబట్టి మనం ఉపయోగించే ఈ విధమైన రెండు ప్రధాన ఈక్వివలెన్స్ సూత్రాలు ముగింపుకు తీసుకువస్తుంది మీకు చెప్పిన ఈ ప్రత్యేక సర్ఫేస్ ఈక్వివలెన్స్ సూత్రం ఈక్వివలెన్స్ సిద్ధాంతం పేరుతో వస్తుంది దీనిలో సాధ్యమయ్యే ఇతర వైవిధ్యాలు ఉన్నాయి మనం ఆడుతున్న గేమ్ నుంచి ఈ E2 ని ఉంచవలసి ఉంటుందని మీరు ఊహించవచ్చు కాబట్టి మనం ఫీల్డ్ మొత్తం 0 ఉంచాము మరియు ప్రతిదీ కరెంట్లో కలిసిపోయింది కానీ మనం ఆలోచించగలము కొన్ని ఇతర కాంట్రిబ్యూషన్ కొన్ని ఇతర ఈక్వివలెన్స్ సూత్రాలతో ముందుకు వస్తాము మరియు సాహిత్యంలో చాలా ఉన్నాయి కాబట్టి ఈ ఇతర పరిస్థితులను చూడవచ్చు ప్రధాన లక్ష్యం ఏమిటి ఇంత ముందు చెప్పినట్లుగా మనం లెక్కల్లో నొప్పిని తగ్గించాలనుకుంటున్నాము కాబట్టి మనం ఈ ఈక్వివలెన్స్ సూత్రాలు నిర్మిస్తాం అంటే సమస్యను పరిష్కరించడం సులభం అవుతుంది కాబట్టి సర్ఫేస్ ఈక్వివలెన్స్ సూత్రం వెనుక ఉన్న ఆలోచన ఇది కాబట్టి మాక్స్వెల్ ఈక్వేషన్స్ మరియు బౌండరీ కండీషన్తో ప్రారంభించిన ఈ మాడ్యూల్ని సంగ్రహించడానికి పవర్ని చూశాము మరియు ఈ రెండూ ఎలక్ట్రోమాగ్నెటిక్ లో ముందస్తు భావనలు మీరు చూడవచ్చు కాబట్టి చాప్టర్ 1 మరియు 7 కాబట్టి బాలానిస్ యొక్క 1 వ చాప్టర్ 1 2 మరియు 3 అంశాల గురించి మరియు బాలానిస్ యొక్క 7 వ చాప్టర్ ఈక్వివలెన్స్ సిద్ధాంతాలు మరియు యూనిక్నెస్ సిద్ధాంతాల గురించి తెలియజేస్తుంది ఇది చాలా చక్కగా చదవగలిగే పుస్తకం దయచేసి దానిని చదవండి